మనము ఇప్పటి దాకా ఎఫిషియన్సి మరియు వోల్టేజ్ రెగ్యులేషన్ గురించి చర్చిస్తున్నాము మనము ట్రాన్స్ఫార్మర్ యొక్క మ్యాగ్జిమమ్ ఏఫిషియన్సి కండీషన్ ను డిరైవ్ చేశాము ఈ కండీషన్ వలన మనము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మరియు పవర్ ట్రాన్స్ఫార్మర్ మధ్య తేడాని గుర్తించవచ్చు మరొకసారి గుర్తు తెచ్చుకుంటే సాధారణంగా పవర్ ట్రాన్స్ఫార్మర్ 100 శాతం లోడ్ కండీషన్ లేదా రేటెడ్ లోడ్ కండీషన్ వద్ద మ్యాగ్జిమమ్ ఏఫిషియన్సిని కలిగి ఉంటుంది ఆ కండీషన్ లో మనము ప్రాథమికంగా కాపర్ లాస్ లను కాన్స్టెంట్ లాస్ లకు సమానంగా కలిగి ఉంటాము అనగా ఒకవేళ మనము కాన్స్టెంట్ లాస్ 100 వాట్స్ అని చెబితే అదే 100 వాట్స్ ఫుల్ లోడ్ కండీషన్ వద్ద కాపర్ లాస్ గా ఉంటాయి అప్పుడు ట్రాన్స్ఫార్మర్ లో రేటెడ్ కరెంటు ప్రవహిస్తుంటుంది ఇవి పవర్ ట్రాన్స్ఫార్మర్ లేదా పవర్ స్టేషన్లోని జనరేటర్తో కనెక్ట్ చేయబడిన ట్రాన్స్ఫార్మర్ యొక్క క్యారెక్టర్స్టిక్స్ అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సాధారణంగా మ్యాగ్జిమమ్ ఏఫిషియన్సిని ఒకరోజు లేదా ఒక 24 గంటల నిర్దిష్ట వ్యవధిలో ప్రబలంగా ఉన్న లోడ్కు అనుగుణంగా కలిగి ఉంటుంది ఏదైతే మ్యాగ్జిమం లోడు ఎక్కువ సమయం వరకు ఉంటుందో ఆ నిర్దిష్ట లోడ్ కండీషన్ వద్ద మ్యాగ్జిమమ్ ఏఫిషియన్సిని కలిగి వుండే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ను ఎంచుకుంటాము మనము ట్రాన్స్ఫార్మర్ లపై ఒక ప్రాబ్లమ్ ని చేయడానికి ప్రయత్నిద్దాము నేను దానిని ఆటో ట్రాన్స్ఫార్మర్ గురించి చర్చించిన తర్వాత చూద్దాం మనము చర్చించబోయే తదుపరి అంశం ఆటో ట్రాన్స్ఫార్మర్ ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఆటో ట్రాన్స్ఫార్మర్ మరియు సాధారణ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ మధ్య ప్రధాన తేడా ఏమిటి ఆటో ట్రాన్స్ఫార్మర్ వాస్తవానికి ఒకే వైండింగ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్ అందువలన నేను ఈ ట్రాన్స్ఫార్మర్లో రెండు వైన్డింగ్ లు కలిగి ఉండను ఇది సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇది వాస్తవానికి దాదాపుగా రియోస్టాట్ లాగా ఉంటుంది కాని ఇది లాస్ లేని రియోస్టాట్ లేదా పొటెన్షియల్ డివైడర్ కావున ఇది నిజానికి పొటెన్షియల్ డివైడర్ లాగే ఉంటుంది కాని ఇది లాస్ లేనిది అనగా దీనిలో రెసిస్టెన్స్ యొక్క లాస్ ఉండదు అందువలన వాస్తవానికి మనము వోల్టేజ్ ను స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ చేయడానికి చూస్తున్నాము లేదా అవుట్పుట్ వోల్టేజ్ ను ఇన్పుట్ వోల్టేజి కన్నా కొద్దిగా వేరుగా పొందడానికి చూస్తున్నాము ఎక్కువగా మనము ఆటో ట్రాన్స్ఫార్మర్ను దీనికోసమే ఉపయోగిస్తాము ఒకవేళ నేను 220 V అప్లై చేస్తున్నట్లయితే నేను అవుట్పుట్ వద్ద వోల్టేజ్ ను 230V లేదా 200V గా కావాలని కోరుకుంటాను మరియు నేను ఇన్పుట్ కి చాలా దగ్గరగా అవుట్పుట్ పొందబోతున్నానని నిర్ధారించుకోవాలి అయితే వాస్తవానికి జాకీ పాయింట్ ను మూవ్ చేయడం ద్వారా నేను చిన్నచిన్న అడ్జస్ట్మెంట్స్ చక్కగా చేయగలను కాబట్టి ఇది నా ఆటో ట్రాన్స్ఫార్మర్ అనుకుంటే ఇది ఒక సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ మరియు నేను ఇక్కడ 220 V సింగిల్ ఫేజ్ AC ని అప్లై చేస్తున్నాను అనుకుందాము బహుశా నాకు కావలసినది 210 V అప్పుడు నేను ప్రైమరీ వైపు కొన్ని టర్న్స్ మాత్రమే వదిలి వేస్తాను దానివల్ల సెకండరీ వైపు ప్రైమరీ వైపు కంటే కొంచెం ఎక్కువ టర్న్స్ ఉంటాయి కాబట్టి ఈ మొత్తం టర్న్స్ ని నేను N1 అని అనుకుంటాను మరియు బహుశా ఈ టర్న్స్ ని నేను N2 అని అనుకుంటాను కావున నేను అవుట్పుట్ గా పొందబోయేది 220V కంటే తక్కువగా ఉంటుంది 220V కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది అందువలన నేను అవుట్పుట్ వోల్టేజ్ ను 220Vకు దగ్గరలో ఉండేలా అడ్జస్ట్ చేయగలను ఆటో ట్రాన్స్ఫార్మర్ ల ప్రధానమైన అప్లికేషన్ లలో ఇది ఒకటి ఇది ఒక పొటెన్షియల్ డివైడర్ లాగా పనిచేస్తుంది నేను N1N2న గమనిస్తే అది చాలాసార్లు యూనిటీకి దగ్గరగా ఉంటుంది అయితే 11 రేషియో కలిగిన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కి బదులుగా నేను సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను దీనివలన ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇక్కడ ఉపయోగించబడే కాపర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఒకవేళ నేను రెండు వైండింగ్ లను ఉపయోగిస్తుంటే రెండింటిలో ఒకే మొత్తంలో కాపర్ ఉపయోగించవలసి ఉంటుంది అయితే ఇక్కడ నేను ఒక సింగిల్ వైండింగ్ ని ఉపయోగిస్తున్నాను కావున తప్పనిసరిగా నేను రెండు వైండింగ్ ల ట్రాన్స్ఫార్మర్లో ఉపయోగించినట్లుగా రెండింతల కాపర్ ను ఉపయోగించనవసరం లేదు అందువలన కాపర్ ను ఆదా చేయడం ప్రధానమైన ప్రయోజనం మరియు ఒకవేళ కాపర్ తక్కువగా ఉంటే ఒకవేళ నేను ప్రైమరీ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ మరియు సెకండరీ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ గమనిస్తే 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లో I2R లాస్ అనేవి ఆటో ట్రాన్స్ఫార్మర్ లో పొందే వాటితో పోలిస్తే రెండింతలు ఉంటాయి కావున నేను స్టెప్ అప్ ను చాలా తేలికగా చేయగలం అని చెప్తాను అది ఒక విషయం మరియు ప్రయోజనాలు చూడటానికి ప్రయత్నిస్తే మనం తక్కువ కాపర్ వినియోగం అని చెప్పగలం మరియు మరొక విషయం తక్కువ లాసెస్ ఉంటాయి ప్రొఫెసర్ అది స్టెప్ అప్ కావచ్చు లేదా స్టెప్ డౌన్ కావచ్చు ఒకవేళ నేను ఇక్కడ వరకు వోల్టేజ్ను అప్లై చేస్తున్నట్లయితే మరియు నేను ఇక్కడ నుండి వోల్టేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే అది స్టెప్ అప్ అవుతుంది కావున నేను వాస్తవానికి నేను ఎన్ని టర్న్స్ కు వోల్టేజ్ను అప్లై చేస్తున్నానో మరియు అందులోంచి అవుట్పుట్ వద్ద ఇన్పుట్ కు సమానమైన టర్న్స్ లేదా ఎక్కువ టర్న్స్ లేదా తక్కువ టర్న్స్ తీసుకుంటానా అనేదాన్ని బట్టి స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ కావచ్చు అందువలన ఇది స్టెప్ అప్ కావచ్చు లేదా స్టెప్ డౌన్ కావచ్చు లేదా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో యూనిటీ కావచ్చు వీటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకోవచ్చు మనము ఇప్పటికే ప్రయోజనాలు గురించి చెప్పుకున్నాము ఖచ్చితంగా ప్రతికూలతలు ఉండాలి లేకపోతే మనము రెండు వైండింగ్ ల ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగించము ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధాన ప్రతికూలత ఐసోలేషన్ లేకపోవడం ప్రైమరీ మరియు సెకండరీల మధ్య ఐసోలేషన్ ఏ మాత్రం ఉండదు నేను తప్పనిసరిగా రెండూ ఎలక్ట్రికల్ గా కనెక్ట్ చేయబడి ఉండడాన్ని కలిగి ఉండబోతున్నాను లేదా నేను దీనిని ఎర్త్ గా పిలిస్తే ఆ ఎర్త్ ప్రైమరీ వైపు మరియు సెకండరీ వైపు రెండింటికీ కామన్ గా ఉంటుంది ఒకే ఒక్క వైండింగ్ కలిగిన అన్ని ట్రాన్స్ఫార్మర్లో ఇలానే ఉంటుంది ఇది ఇండక్టెన్స్ వలె ఉంటుంది ప్రొఫెసర్ బహుశా నేను ఇక్కడ రెండు లైన్లను చూపించాలి కాబట్టి ఇది సింగిల్ కోర్ దానిపై ఒకే వైండింగ్ వౌండ్ చేయబడుతుంది కాబట్టి మీరు దానిని చూస్తే లీకేజ్ నిజంగా చాలా తక్కువకు పరిమితం చేయబడి ఉంటుంది వాస్తవానికి ఎటువంటి లీకేజీకి అవకాశం లేదు ఎందుకంటే ప్రైమరీకి ఏదైతే లింక్ అవుతోందో అది సెకండరీని లింక్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే మీరు అదే వైండింగ్ ప్రైమరీ మరియు సెకండరీ మాదిరిగా పని చేయడాన్ని కలిగి ఉంటారు ప్రొఫెసర్ మీరు తప్పనిసరిగా ఇలాంటి కోర్ కలిగి ఉండబోతున్నారు మనము దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మనము ఒక వైపు ప్రైమరి మరియు మరొక వైపు సెకండరీని వౌండ్ చేయమని చెప్పాము దానికి బదులుగా మీరు చేయబోయేది ఏమిటంటే మీరు మొత్తాన్ని వౌండ్ చేయబోతున్నారు మరియు ఈ రెండు కనెక్ట్ కానున్నాయి కాబట్టి మాగ్నెటిక్ సర్క్యూట్ చాలా వరకు పూర్తయింది ఎందుకంటే మీరు కోర్ ని చూస్తే అది పూర్తిగా ఉంది ఇది క్లోజ్డ్ కోర్ కాబట్టి మీరు తప్పనిసరిగా మొత్తం మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ను దీని ద్వారా ఇలా వెళ్లడాన్ని కలిగి ఉండబోతున్నారు ఇది కోర్ ద్వారా ఈ విధంగా వెళుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక కోర్ టైప్ ను చూస్తున్నాను కోర్ టైప్ నిర్మాణంలో నేను రెండు లింబ్స్ పైన ఒకే వైండింగ్ కలిగి ఉండబోతున్నాను మరియు అవి సిరీస్లో కనెక్ట్ చేయబడతాయి అవి సిరీస్లో కనెక్ట్ చేయబడినందువలన చాలా స్పష్టంగా అన్ని టర్న్స్ లలోని వోల్టేజీలు కలిసి యాడ్ అవుతాయి అవి సిరీస్ అడిషన్లో ఉంటాయి అందువలన మొత్తం వోల్టేజ్ ప్రతి టర్న్ లోని వోల్టేజ్లను కలపగా వస్తుంది కాబట్టి ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధాన సమస్యలలో ఐసోలేషన్ లేకపోవడం ఒకటి అయితే నేను చెప్పగలిగే మరో సమస్య ఏమిటంటే నాకు రెండు వైండింగ్ల ట్రాన్స్ఫార్మర్ ఉందని అనుకుందాం అది 220220V నేను రెండు వైండింగ్ల ట్రాన్స్ఫార్మర్ను తీసుకుంటాను ఇది 220V మరియు ఇది కూడా 220 V నేను ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేయగలను మరియు నాకు 440 V అవుట్పుట్ ఇవ్వడానికి ఆటో ట్రాన్స్ఫార్మర్ లాగా చేయగలను బహుశా నేను కేవలం 220 V మాత్రమే అప్లై చేస్తాను కానీ నేను రెండు వైండింగ్లను సిరీస్ అడిషన్లో కనెక్ట్ చేయగలను అప్పుడు నేను 440 V ను అవుట్పుట్గా పొందుతాను బహుశా కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్ల కోసం నాకు ఇది అవసరం ఇప్పుడు ఇది రెండు ట్రాన్స్ఫార్మర్లకు ఇలా కనెక్ట్ చేయడం వంటిది కాబట్టి ఇది 220 V ఇది మరో 220 V నేను ఇక్కడ సప్లై ను అప్లై చేస్తున్నాను మరియు నేను ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాను ఈక్వివలెంట్ ఇలా ఉంటుంది ఇప్పుడు నేను దీనిని నా గ్రౌండ్ పాయింట్ అని చెబితే దీని పరంగా ఈ పాయింట్ వద్ద పొటెన్షియల్ 440 V అవుతుంది నేను ట్రాన్స్ఫార్మర్ను డిజైన్ చేసేటప్పుడు నేను గరిష్టంగా 220 V మాత్రమే అప్లై చేయబోతున్నానని ఊహించి ఉండవచ్చు అంతకంటే ఎక్కువ కాదు నేను ప్రైమరీ లేదా సెకండరీ వైపు చూస్తే రెండూ 220 V కి మాత్రమే రేట్ చేయబడతాయి లేదా 2202 కావచ్చు ఎందుకంటే వోల్టేజ్ యొక్క పీక్ 2220 అవుతుంది అయితే ఈ ప్రత్యేక సందర్భంలో ఏమి జరుగుతోందంటే ఈ పాయింట్ వద్ద వోల్టేజ్ 440 V ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ సమయం దీనిని ఉపయోగించడం కొనసాగిస్తే ఇన్సులేషన్ రప్చర్ అవుతుంది ఎందుకంటే ఇది 4402 తీవ్రతను ఎదుర్కొంటున్నది అది కంటిన్యూయస్ గా ఎదుర్కొంటున్న వోల్టేజ్ కాబట్టి నేను తప్పనిసరిగా సెకండరీ ని డిజైన్ చేయాలి ఒకవేళ నేను దీనిని ఆటో ట్రాన్స్ఫార్మర్గా ఉపయోగించబోతున్నానని తెలిస్తే అప్పుడు నేను సెకండరీ యొక్క ఇన్సులేషన్ను 440 V ను తట్టుకోగలిగే విధంగా డిజైన్ చేయాలి అయితే మొదటగా నేను ట్రాన్స్ఫార్మర్ను తీసుకున్నప్పుడు నేను అది 220V గా ఉంటుందని అనుకున్నాను కావున వాస్తవానికి సిరీస్లో మరియు గ్రౌండ్ కు దూరంగా కనెక్ట్ చేయబడిన వైండింగ్ యొక్క ఇన్సులేషన్ను నేను బలోపేతం చేయకపోతే అది తీవ్రతను ఎదుర్కొంటుంది దయచేసి ఇది గ్రౌండ్ కు దూరంగా ఉందని గమనించండి నేను సిరీస్లో రెండు వైండింగ్లను కనెక్ట్ చేస్తుంటే మరియు వైండింగ్ లలో ఒకటి గ్రౌండ్ కి దూరంగా ఉంటే అది ఖచ్చితంగా అధిక వోల్టేజ్ల భారాన్ని ఎదుర్కొంటుంది కావున ఇన్సులేషన్ బలోపేతం అయిందని నిర్ధారించుకోవాలి కాబట్టి స్పష్టంగా నేను ఎదుర్కొనే రెండవ సమస్య ఇన్సులేషన్ రప్చర్ అని నేను చెప్పాలి కాబట్టి నేను రెండు వైండింగ్ల ట్రాన్స్ఫార్మర్ను ఆటో ట్రాన్స్ఫార్మర్గా కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆటో ట్రాన్స్ఫార్మర్లో ముఖ్య సమస్యగా ఇన్సులేషన్ రప్చర్ ను కలిగి ఉండవచ్చు ప్రొఫెసర్ మనం దానిని చూడటానికి ప్రయత్నిద్దాం అదే నేను తరువాత చెప్పబోతున్నాను కాబట్టి ఆటో ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ యొక్క ఒక సాధారణ ఉదాహరణను చూడడానికి ప్రయత్నిద్దాము మరియు నేను ఎలాంటి kVA రేటింగ్ పొందబోతున్నానో చూద్దాము ఎలాంటి ఎఫిషియన్సీ నేను పొందబోతున్నాను మరియు ఈ ప్రత్యేక సందర్భంలో నేను ఎలాంటి లాసెస్ ను పొందబోతున్నానో చూద్దాము మనము కొంచెం ఎక్కువ రేటింగ్ కలిగిన బహుశా 22 kVA ట్రాన్స్ఫార్మర్ ను తీసుకుందాము నేను 2200220V ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటాను ఇది రెండు వైండింగ్ల ట్రాన్స్ఫార్మర్ అయితే ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్గా కనెక్ట్ చేయబడి ఉంది నేను ఈ రెండు వోల్టేజ్లను కలిపినప్పుడు నాకు 2200220 2420V అవుతుంది ఇది 2 2kV సప్లై నుండి వస్తుంది కావున నేను దీనిని ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఈ వోల్టేజ్ ను పొందడానికి రెండు వైండింగ్ ట్రాన్స్ ఫార్మర్ కు బదులుగా నేను దీనిని ఆటో ట్రాన్స్ఫార్మర్లా కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు అడిగే ప్రశ్న ఏమిటంటే ఏదైనా వైండింగ్లను లేదా రెండు వైండింగ్లలో దేనినైనా ఓవర్లోడ్ చేయకుండా అవుట్పుట్ వద్ద పొందగలిగే మ్యాగ్జిమం kVA ఎంత మరియు మనం పేర్కొనవలసిన ఇంకొక విషయం ఏమిటంటే మ్యాగ్జిమం kVA అవుట్పుట్ వద్ద ప్రతి బ్రాంచ్ లో ఎంత కరెంటు ప్రవహిస్తుంది కనెక్షన్ డయాగ్రమ్ మరియు గ్రహించే కరెంట్ లను సూచించాలి ఇది మరొక విషయం కనెక్షన్ డయాగ్రమ్ మరియు గ్రహించే కరెంట్ లను సూచించాలి కాబట్టి ఇది ఎలా పనిచేస్తుందో పరిశీలించడానికి ప్రయత్నిద్దాం ఇది kVA రేటింగ్ గురించిన కాన్సెప్ట్ ను స్పష్టంగా తెలియజేస్తుంది మనం ప్రారంభిస్తే నేను ఒక వైపు 2200 V కలిగి ఉన్నాను మరొక వైపు ఇది 220 V ఒకవేళ ఇప్పుడు నేను పూర్తి లోడ్ను కనెక్ట్ చేస్తుంటే అనగా kVA రేటింగ్ ప్రకారం ఇది 10 A కరెంట్ కలిగి ఉంటుంది మరియు ఇది 100 A కరెంట్ కలిగి ఉంటుంది నన్ను ఆ కరెంటు లను కూడా స్పెసిఫై చేయనివ్వండి కాబట్టి ఇది 10 A గా ఉంటుంది మరియు నేను ఇక్కడ ఒక లోడ్ను కనెక్ట్ చేస్తే లోడ్ విలువ ఏమైనా మరియు నేను ఖచ్చితంగా లెక్కించగలను ఇది 100 A గా ఉంటుంది మరియు ఇది బహుశా N1 టర్న్స్ కలిగి ఉందనుకుందాము మరియు ఇది N2 టర్న్స్ 10 1 ఇప్పుడు అడుగుతున్నది ఏమిటంటే నేను వాటిలో రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేయాలి ఇది 2200 V వైండింగ్ మరియు అది 220 V వైండింగ్ నేను ఇక్కడ 2200 V ని అప్లై చేస్తున్నాను కాబట్టి ఇది 2 2 KV మరియు నేను ఇక్కడ పొందుతున్నది 2 42 KV మరియు నేను ఏ వైండింగ్ను ఓవర్లోడ్ చేయలేను అందువలన ఈ ప్రత్యేకమైన వైండింగ్ అనగా 220 V వైండింగ్ ఓవర్లోడ్ 100 A కరెంట్ను క్యారీ చేయగలదని నాకు ఖచ్చితంగా తెలుసు కావున ఇది 100 A వరకు క్యారీ చేయగలదని నేను ఊహించుకుంటున్నాను నేను మొత్తం విషయాన్ని ఎలా చేయబోతున్నానో చూడవలసి ఉంటుంది కాబట్టి ఇది 100 A ని తీసుకువెళుతుంటే ఇది తప్పనిసరిగా కిర్చాఫ్ లాKirchoff's Law ను అనుసరిస్తుంది కాబట్టి నేను 100 A కలిగి ఉంటాను ఇది మళ్ళీ తిరిగి 100 A వస్తుంది కిర్చాఫ్ లా ప్రకారం మరియు కేవలం KCL చూపిస్తున్నాను అంతే నేను లోడ్ కి అక్రాస్ గా పొందుతున్నది 2 42 kV మరియు నేను చూపుతున్న కరెంట్ 100 A కాబట్టి మొత్తం kVA ఎంత ఇది 2 42103100 అందువలన నేను kVA రేటింగ్ను 2 42105గా కలిగి ఉండబోతున్నాను నేను మొదటగా కలిగి ఉన్నది 22 kVA ఇప్పుడు నేను కలిగి ఉన్నది 242 kVA ఇది నేను పొందుతున్న చాలా పెద్ద విలువ దీనికి కారణం ప్రైమరీ మరియు సెకండరీ ల టర్న్స్ రేషియో 110 గా మారింది సెకండరీ వైపు వోల్టేజ్ చాలా పెద్దదిగా మారింది ఎందుకంటే నేను ప్రైమరీ మరియు సెకండరీ వోల్టేజీలను కలిపాను నేను వోల్టేజ్లను కలిపాను మరియు లోడ్ మొత్తం వోల్టేజ్ ను పొందబోతోందని నేను ఊహిస్తున్నాను మరియు నేను సెకండరీని ఓవర్లోడ్ చేయడం లేదు కావున సెకండరీ అదే 100A కరెంటును సప్లై చేయగలుగుతుంది కాని వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ క్యారీ చేయడానికి ఉద్దేశించబడిన ఒరిజినల్ వోల్టేజ్ విలువకు 11 రెట్లు పెరిగింది ఇప్పుడు ఒక వేళ ఇది 100A అయితే నేను ప్రైమరీ ని 10A కంటే ఎక్కువ క్యారీ చేయాలని కోరుకోవడం లేదు అది 10 A కన్నా ఎక్కువ క్యారీ చేయలేదు అందువలన ఇది 10 A ని క్యారీ చేస్తోందని అనుకుందాం మనం పరిశీలించటానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇక్కడ మొత్తం కరెంట్ 110 A గా ఉంటుంది అందువలన స్పష్టంగా ఇది కూడా 110 A అవుతుంది సోర్స్ నుండి 10 A ని సరఫరా చేయడానికి బదులుగా ఇప్పుడు నేను సోర్స్ నుండి 110 A ని పొందాను ఎందుకంటే kVA అవుట్పుట్ 2 42105 అని నేను చెబితే అది ఎక్కడి నుంచో రాదు అది సోర్స్ నుండి మాత్రమే రావాలి మరేమీ లేదు కాబట్టి నేను అవుట్పుట్ kVA రేటింగ్ పొందాను ఇన్పుట్ వోల్టేజ్ నాకు తెలుసు కావున నేను సరఫరా చేయవలసిన ఇన్పుట్ kVA ఏమిటో ఖచ్చితంగా పొందగలను ఇన్పుట్ kVA అనేది కాపర్ లాసెస్ మరియు కాన్స్టెంట్ లాసెస్ కాకుండా అవుట్పుట్ kVA కి సమానంగా ఉండాలి కాబట్టి ఇన్పుట్ kVA మరియు అవుట్పుట్ kVA ఒకదానికొకటి సమానంగా ఉండాలి అవుట్పుట్ kVA నేను మొదట రూపొందించాను నేను మొదట పొందాను కావున ఇన్పుట్ kVA సరిగ్గా దీనంతే ఉండాలి నేను ఇన్పుట్ కరెంట్ డిరైవ్ చేయాలి అనుకుంటే వాస్తవానికి అవుట్పుట్ kVA ను ఇన్పుట్ వోల్టేజ్ ద్వారా భాగిస్తే వచ్చే విలువ ఇన్పుట్ కరెంట్ అవుతుంది ఎందుకంటే నేను ఇన్పుట్ kVA ను అవుట్పుట్ kVA కి సమానంగా ఊహిస్తున్నాను అవుట్పుట్ kVA అనేది 2 42105 దీనిని 2200తో భాగిస్తే వచ్చే విలువ ఆటోమేటిక్ గా ఇది నా అవుట్పుట్ kVA గా కావాలనుకుంటే నాకు వచ్చే ఇన్పుట్ కరెంట్ ఏమిటో ఇస్తుంది ఇదే ఇన్పుట్ kVA లాగా ఉంటుంది ఇది నాకు నేరుగా 110 A ని ఇస్తుంది నేను సోర్స్ నుండి సరఫరా చేస్తున్నాను మీరు గుర్తుంచుకోండి ప్రైమరీ వైండింగ్ ఇప్పటికీ 2 2kVA10A ని మాత్రమే నిర్వహిస్తోంది దాని కంటే ఎక్కువ ఏమీ లేదు కావున ఇది 22 kVA ను మాత్రమే నిర్వహిస్తోంది అదేవిధంగా అవుట్పుట్ వైండింగ్ సెకండరీ వైండింగ్ మళ్ళీ 2 2kVA100A22kVA ని మాత్రమే నిర్వహిస్తుంది కాబట్టి ఇండివిడ్యూయల్ గా మీరు ఇన్పుట్ మరియు అవుట్పుట్ వైండింగ్లను పరిశీలిస్తే రెండూ ఒక్కొక్కటి 22 kVAలను మాత్రమే నిర్వహిస్తున్నాయి కాబట్టి మనము వాటిని ఓవర్ లోడ్ చేయటం లేదు సడన్ గా మనకు kVAలో ఇంత పెరుగుదల ఎలా వచ్చింది అన్నదే విషయం ఎందుకంటే అవి ఒకదానితో ఒకటి కండక్టివ్లీ కనెక్ట్ చేయబడ్డాయి ఇది ఇప్పుడు పొటెన్షియల్ డివైడర్గా పనిచేస్తోంది మీరు చేసినది తప్పనిసరిగా రెండు వోల్టేజ్లను జత చేయడం మీరు వాటిని సిరీస్లో కనెక్ట్ చేసారు ఒకవేళ మీరు జరుగుతున్న ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ను పరిశీలిస్తే అది ఇంకా 22 kVA కి మాత్రమే పెండింగ్లో ఉంది కానీ మీరు నిజంగా కండక్టివ్ కప్లింగ్ పరంగా ఏమి జరుగుతోందో గమనిస్తే ఒకటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లేదా మ్యాగ్నెటిక్ కప్లింగ్ మరొకటి కండక్టివిటీ అవి అలా కనెక్ట్ చేయబడి ఉన్నాయి అవి తప్పనిసరిగా మీరు 220 V ని 2200 V పైభాగంలో ఉంచినట్లు కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి 2200V220V కలిసి లోడ్ను సరఫరా చేస్తున్నాయి మరియు అవి రెండూ కలిసి ప్రాథమికంగా మీకు 100A ను 2420V వద్ద ఇస్తున్నాయి నేను ఖచ్చితంగా కెపాసిటీని చాలా పెద్ద ఫ్యాక్టర్ ద్వారా గుణించలేను ఆటో ట్రాన్స్ఫార్మర్ విషయంలో రెండు వైండింగ్ల ట్రాన్స్ఫార్మర్లో నేను ప్రైమరీ మరియు సెకండరీ టర్న్స్ రేషియో ఎక్కువగా కలిగి ఉంటే ఎటువంటి సందేహం లేదు కానీ నేను ఈ వైండింగ్ను 220 V మాత్రమే కలిగి ఉండటానికి రూపొందించినట్లయితే అది 2 2 kV ని తట్టుకోదు ఏ సమయంలోనైనా ఇన్సులేషన్ పూర్తిగా రప్చర్ అవుతుంది ఎందుకంటే మనం దానిని 2 4 KV కన్నా ఎక్కువకు ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ప్రత్యేకంగా పై భాగంలో ఉండే వైండింగ్ వెంటనే రప్చర్ కావడాన్ని మీరు చూడబోతున్నారు అందువలన వోల్టేజ్ను కొద్దిగా సర్దుబాటు చేయాలనుకున్నప్పుడు ఆటో ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఒకవేళ నేను దీన్ని కొంతవరకు ఇలా కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే నా ట్రాన్స్ఫార్మర్ పాడవుతుంది ఇది థియరాటికల్ గా మాత్రమే ఇది 220 V కి మాత్రమే డిజైన్ చేయబడింది కానీ ఇది ఇప్పుడు నా గ్రౌండ్ గ్రౌండ్ ఇక్కడ ఎక్కడో ఉంది కాబట్టి గ్రౌండ్ పరంగా నేను ఇక్కడ వోల్టేజ్ ను చూస్తే అది 2 4 KV 2 4 KV కన్నా ఎక్కువ ఉంటుంది అప్పుడు నేను నిజంగా నా ఇన్సులేషన్ను డిజైన్ చేస్తాను నేను దానిని 220 V కి మాత్రమే డిజైన్ చేస్తాను కానీ ఇప్పుడు నేను 2 4 KV ని అప్లై చేస్తున్నాను నేను దీనిని ఇలా ఉపయోగించబోతున్నాను అని తెలుసు కనుక నేను దీని ఇన్సులేషన్ను బలోపేతం చేస్తే తప్ప దాన్ని ఇది తట్టుకోలేదు కాబట్టి ఇది రప్చర్ కు దారితీస్తుంది ఇప్పుడు చెప్పండి ప్రొఫెసర్ రెండు వైండింగ్ల మధ్య అంటే వైండింగ్ రెండు చివరలు కానీ అది పట్టింపు లేదు ఎందుకంటే మొత్తంమీద అది ఎదుర్కొంటున్న ఒత్తిడి ఏమిటనేది చూడాలి అది ఎదుర్కొంటున్న మొత్తం ఒత్తిడి ఏమిటంటే ఏదైతే వోల్టేజ్ చుట్టుపక్కల గాలి పరంగా వున్నదో దానిని ఎదుర్కొంటుంది చుట్టుపక్కల గాలి ఉన్నది మీరు దానిని ఏమీ చేయబోవడం లేదు కాబట్టి చుట్టూ ఇవన్నీ తప్పనిసరిగా గ్రౌండ్ పొటెన్షియల్ వద్ద పనిచేస్తాయి ఏదైనా పొటెన్షియల్ అరుదుగా ఉంటుంది కాబట్టి ఇన్సులేషన్ అంత పెద్ద వోల్టేజ్ ఒత్తిడిని తట్టుకోలేకపోవడాన్ని మీరు చూస్తారు ప్రొఫెసర్ చూడండి మనము సాధారణంగా పవర్ గ్రిడ్ను మహాసముద్రంగా చూస్తున్నాం సాధారణంగా మన పవర్ గ్రిడ్ ను ఒక మహాసముద్రం అని చెప్తారు దీని కారణంగా మీరు 1 మెగావాట్లు లేదా 2 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంటే మీరు సముద్రంలో ఒక చుక్కను వేస్తున్నారని అనుకోగలరు అందువల్ల మనము సాధారణంగా పవర్ సోర్స్ ను ఇన్ఫనైట్ బస్ అని పిలుస్తాము మనము దీనిని సాధారణంగా ఇన్ఫనైట్ బస్ అని పిలుస్తాము బస్ బార్ లేదా జంక్షన్ పాయింట్ జంక్షన్ పాయింట్ నుండి మీరు బహుశా చాలా లోడ్ కనెక్షన్లను పొందగలరు కావున మనము దీనిని ఇన్ఫనైట్ బస్ అని పిలుస్తాము ఎందుకంటే మనము దాని కెపాసిటీ అనంతం అని అనుకుంటున్నాము స్పష్టంగా ఇది వాస్తవం కాదు కాని మన గ్రిడ్ యొక్క మొత్తం జనరేషన్ కెపాసిటీ 210 GW తో పోల్చితే 1 మెగావాట్లు ఒక డ్రాప్ కన్నా తక్కువ సాధారణంగా మీరు ఆలోచిస్తున్నట్లుగా ఇది నిజంగా ఒక మహాసముద్రం మన ల్యాబ్కు సంబంధించి ఇది ఖచ్చితంగా ఇలా కాదు మరియు మనము మన ల్యాబ్ను డిజైన్ చేసేటప్పుడు మనకు కావలసిన సాధారణ కెపాసిటీ 30 A 50 A అని చెప్పవచ్చు బహుశా ఒకవేళ నేను మన ఎలక్ట్రికల్ మెషీన్స్ ల్యాబ్లో లాగా 20 టేబుల్స్ కలిగి ఉంటే ప్రతి నిర్దిష్ట టేబుల్ కు బహుశా 3 లేదా 4 5A ప్లగ్ పాయింట్ ఇస్తాము 20 నుండి 30A కాబట్టి 20x30 అనేది ఈ ల్యాబ్లో నాకు అవసరమైన మొత్తం ఆంపియర్ ఇదే అని మనము చెప్తాము ఇది ఇన్ఫనైట్ కాదు కానీ మనం సాధారణంగా ఒక సోర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం పవర్ గ్రిడ్ గురించి మాట్లాడతాము ఇన్ఫనైట్ కెపాసిటీ కలిగి ఉన్న పవర్ గ్రిడ్ నుండి వచ్చే సోర్స్ గురించి మాట్లాడుతాము కాబట్టి స్వాభావికంగా 2 2 kV సోర్స్ 110 A ని అంతరాయం లేకుండా సరఫరా చేయగలదు అని ఊహించుకుంటాము ఒకవేళ అది ఖచ్చితంగా 10 A కి మాత్రమే రేట్ చేయబడితే నేను 110A గ్రహించడానికి ప్రయత్నిస్తే మొత్తం కాలిపోతుంది ఎటువంటి సందేహం లేదు అందువలన మనం సాధారణంగా ఇన్ఫనైట్ బస్ ఊహించుకుంటాము ఇప్పుడు ఇది 22 kVA అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క లాసెస్ ఇలా అనుకుందాము ఒకవేళ నేను Piron బహుశా 200 W అనుకుంటాను మరియు PCU బహుశా 480 W కావచ్చు ఉదాహరణకు నేను ఆర్బిటరీగా మళ్ళీ అవే విలువలను తీసుకుంటున్నాను నేను రేటెడ్ kVA వద్ద యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లోడ్ కండీషన్లో ఇది రెండు వైండింగ్ ల ట్రాన్స్ఫార్మర్ గా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీని ఎఫిషియన్సీని లెక్కించగలను అది 2200022000200480అవుతుంది ఇది రెండు వైండింగ్ల ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కోసం నేను పొందే మొత్తం ఎఫిషియన్సీ అవుతుంది నేను దానినే ఆటో ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ వలె చూస్తున్నప్పుడు ఆ లాసెస్ మారవు మనము ఇప్పటికీ ప్రైమరీ కోసం 2200 V ని అప్లై చేస్తున్నాము మరియు నేను 50 Hz మాత్రమే కలిగి ఉన్నాను కాబట్టి ఎస్టాబ్లిష్ అయిన ఫ్లక్స్ ఒకే విధంగా ఉంది మరియు నేను ఇప్పటికీ సెకండరీ నుండి 100 A కరెంట్ను మాత్రమే గ్రహిస్తున్నాను మరియు ప్రైమరీ కి 10 A సరఫరా చేస్తున్నాను ఈ కారణంగా కాపర్ లాసెస్ మారవు అయితే అవుట్పుట్ పవర్ భారీ ఫ్యాక్టర్ ద్వారా గుణించబడుతుంది దీనివలన ఒకవేళ నేను ఇప్పుడు ఎఫిషియన్సీని లెక్కిస్తే అది ఎలా ఉంటుందో చూడబోతున్నాము అది 2 42103200480 అవుతుంది స్పష్టంగా ఎఫిషియన్సీ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద చాలా మెరుగ్గా ఉంటుంది కాబట్టి ఆటో ట్రాన్స్ఫార్మర్లకు చాలా తక్కువ లాసెస్ మెరుగైన ఎఫిషియన్సీ ఉంటుందని మనము చెప్పడంలో ఆశ్చర్యం లేదు కాబట్టి నేను ఇన్సులేషన్ను తగినంత మేరకు బలోపేతం చేసినప్పుడు ఆటో ట్రాన్స్ఫార్మర్లు ఖచ్చితంగా చాలా బాగుంటాయి నేను అలా చేయకపోతే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది ట్రాన్స్ఫార్మర్ రెండు వోల్టేజీల సమ్మషన్ ను తట్టుకొనేలా చేయడం మీకు చాలా కష్టం అది సాధ్యం కాదు దీని సారాంశం నేను అప్లై చేస్తున్న మొత్తం వోల్టేజ్ లో కొంత భాగం వోల్టేజ్ ను రెగ్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఆటో ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగించడం మంచిది ఇది సాధారణంగా లాబరేటరీ కండీషన్స్ లో ట్రాన్స్ఫార్మర్ పై టెస్ట్ లను కండక్ట్ చేయడానికి తరచుగా ఉపయోగించబడుతుంది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ మరియు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లాంటి వాటిలో ఉపయోగించబడుతుంది మీరు వాటిని చేశారు మరియు ముందు భాగంలో మీరు ఎల్లప్పుడూ ఆటో ట్రాన్స్ఫార్మర్ను కనెక్ట్ చేస్తారని నేను మీకు చూపించాను కాబట్టి సాధారణంగా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లేదా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లలో మీరు చేయబోయేది ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ ను కలిగి ఉండడం మరియు ఇక్కడ నుండి మీరు బహుశా ఒక అమ్మీటర్ వోల్టమీటర్ వాట్మీటర్ కనెక్ట్ చేయబోతున్నారు మరియు తరువాత ఇది టెస్ట్ లో ఉపయోగిస్తున్న ట్రాన్స్ఫార్మర్ కు వెళ్తుంది ఇది ఇలా ఉండబోతోంది ఇది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అయితే మీరు దానిని ఓపెన్ గా ఉంచుతారు ఇది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అయితే మీరు తప్పనిసరిగా రెండు టెర్మినల్స్ కనెక్ట్ చేయబోతున్నారు మరియు ప్రాథమికంగా దానిని షార్ట్ సర్క్యూట్ చేస్తారు కాబట్టి ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ లేదా వేరియాక్ దీనికి వేరియాక్ అని పిలువబడే మరొక పేరు కూడా ఉంది వేరియాక్ లేదా ఆటో ట్రాన్స్ఫార్మర్ మరియు కొన్ని కారణాల వలన పరిశ్రమలలో పని చేయువారు ఎల్లప్పుడూ డిమ్మర్ స్టాట్ అని అంటారు ఎందుకంటే వోల్టేజ్ తగ్గవచ్చు మరియు ల్యాంపుల ఇంటెన్సిటీ తగ్గించవచ్చు డిమ్ చేయవచ్చు బహుశా అందువలన వారు డిమ్మర్ స్టాట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు కాబట్టి దీనిని డిమ్మర్ స్టాట్ అని కూడా పిలుస్తారు మరియు ఇక్కడ నేను 220 V సింగిల్ ఫేజ్ 50 హెర్ట్జ్ AC ని అప్లై చేస్తాను ఆటో ట్రాన్స్ఫార్మర్ల యొక్క ప్రధాన అప్లికేషన్లు చూద్దాము ఒకటి వోల్టేజ్ రెగ్యులేషన్ నేను కొన్ని టర్న్స్ అదనంగా లేదా తక్కువగా కనెక్ట్ చేయడం ద్వారా వోల్టేజ్ను ఒక నిర్దిష్ట విలువకు నియంత్రించగలుగుతాను రెండవ విషయం ఏమిటంటే ఇది టెస్టింగ్ కోసం ఉపయోగిస్తారు లాబరేటరీ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ లలో టెస్ట్ లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు మూడవది సాధారణంగా ఇండక్షన్ మోటార్లు ప్రారంభించడానికి చాలా తరచుగా త్రీ ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగించబడతాయి దీనిని ఇండక్షన్ మోటార్లు గురించి చర్చించబోతున్నప్పుడు మనము మళ్ళీ చర్చిద్దాము కాబట్టి వీటిని త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్లు ప్రారంభించడానికి ఉపయోగిస్తారు ఇవి ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క కొన్ని అప్లికేషన్లు వీటి గురించి మీరు స్వంతంగా కొంత అధ్యయనం చేయాలనుకుంటున్నాను ఒకే రేటింగ్ కలిగిన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్తో పోలిస్తే ఆటో ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఎంత ఆదా అవుతుంది దీనిని మీరే స్వంతంగా అధ్యయనం చేయండి సిమిలర్ రేటింగ్ కలిగిన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్తో పోలిస్తే ఆటో ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఆదా ఎంత జరుగుతుంది అందువలన 2 వైండింగ్ ను ఉపయోగించటానికి బదులుగా నేను ఒకే వైండింగ్ను ఉపయోగించబోతున్నాను కాబట్టి మనకు రెండు సందర్భాల్లో పోల్చదగిన రేటింగ్లు ఉన్నప్పుడు కాపర్ ఆదా ఎంత అవుతుంది స్టూడెంట్ ఆటోట్రాన్స్ఫార్మర్ వైండింగ్లో కరెంట్ డైరెక్షన్ ను ఎలా నిర్ణయించాలి ప్రొఫెసర్ మీరు 10 A ఈ డైరెక్షన్ లో ఉందో లేదో తెలుసుకోవడం గురించి మాట్లాడుతున్నారు కావున మీరు కరెంట్ డైరెక్షన్ ను ఎలా కనుగొంటారు 10 A అది ఎలా పై నుంచి క్రిందికి లేదా క్రింది నుంచి పైకి వెళ్తుందో తెలుసుకోవాలి ప్రాథమికంగా మనము kVA ను లెక్కించాము మీరు ఒకసారి kVA ను అవుట్పుట్ వద్ద లెక్కించిన తర్వాత ఇచ్చిన వోల్టేజ్ నుండి ఇన్పుట్ కరెంట్ ఎంత మీకు ఇక్కడ వోల్టేజ్ ఉంది కాబట్టి మీకు వోల్టేజ్ ఉన్నందున వోల్టేజ్ నుండి మీరు ఏ రకమైన కరెంటును పొందబోతున్నారో కనుగొనగలరు కావున నేను పొందుతున్నది 110 A ఇది 110 A అయితే మరియు 100 A ఈ డైరెక్షన్ లో వెళుతుంటే చాలా స్పష్టంగా 10 A క్రిందికి రావాలి కాబట్టి మీరు సాధారణంగా డైరెక్షన్ ను నిర్ణయించడానికి ఇది ఒక మార్గం సరే ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ను పరిష్కరించడానికి ప్రయత్నిద్దాము సాధారణంగా తీసుకుంటున్న అదే రేటింగ్ను తీసుకుందాం స్టూడెంట్ ప్రైమరీ మరియు సెకండరీలు అడిటివ్ లేదా సబ్ట్రాక్టివ్ లో ఉన్నాయా అని ఎలా తెలుసుకోవచ్చు ప్రొఫెసర్ చూడండి ఇది నేను ఇచ్చిన ప్రాబ్లం లో చాలా స్పష్టంగా ఇవ్వబడింది మనము 2200 V నుండి 2420 V ను పొందాలనుకుంటున్నాము నేను వోల్టేజ్ లను కలిపితేనే ఇది జరుగుతుంది కాబట్టి ఇది సిరీస్ అడిషన్ కనెక్షన్ మీరు ఇలా కూడా కలిగి ఉండవచ్చు మీరు కొంత 2200 V కలిగి ఉండవచ్చు నేను 2000 V లేదా అంతకంటే తక్కువ మాత్రమే పొందాలనుకుంటున్నాను ఈ సందర్భంలో మీరు దానిని ఇక్కడి నుండే తీసుకోవచ్చు మీకు ట్యాపింగ్ లేకపోతే మీరు దానిని ఇలా మాత్రమే పొందగలరు ఈ సందర్భంలో ఇలా పొందగలరు నేను ఇది మైనస్ అని అనుకుంటే ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి అవన్నీ సిరీస్ అడిషన్ లో ఉన్నాయి ఇవన్నీ AC నేను ఈ క్షణంలో మాట్లాడుతున్నాను కాబట్టి అవి సిరీస్ అడిషన్ లో వస్తున్నాయి నేను నిజంగా 2200 కన్నా తక్కువ విలువను కోరుకుంటే రెండవ వైండింగ్ ఉదాహరణకు 200 V విలువ అని అనుకుందాము ఈ సందర్భంలో 2200 V 200 V 2000 V అవుతుంది కావున నేను ఇలా కనెక్ట్ చేయగలిగితే వాస్తవానికి ఇది ప్లస్ మరియు ఇది మైనస్ ఎందుకంటే నేను ట్రాన్స్ఫార్మర్ యొక్క పొలారిటీ స్పష్టంగా గుర్తించబడడాన్ని కలిగి ఉండాలి లేదా పొలారిటీ టెస్ట్ చేయడం ద్వారా గుర్తించాలి మీకు నేను పొలారిటీ టెస్ట్ కూడా చెబుతాను నేను దాని గురించి మీకు కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉన్నానని అనుకుందాము నేను ఇక్కడ V1 వోల్టేజ్ ను అప్లై చేస్తున్నాను నేను వోల్టమీటర్ను కనెక్ట్ చేసినప్పుడు నేను అప్లై చేస్తున్న వోల్టేజ్ V1 ఎంత ఉందో మెజర్ చేయగలను మరియు నేను నేరుగా ఇక్కడ ఒక వోల్టమీటర్ను కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే నేను V2 పొందగలను ఇప్పుడు నేను ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేసాను అనుకుందాము నేను వాటిని కలిపి కనెక్ట్ చేసాను రెండు టెర్మినల్స్ ను నేను కలిపి కనెక్ట్ చేశాను మరియు ఈ రెండు పాయింట్ల మధ్య వోల్టేజ్ను మెజర్ చేస్తే A మరియు B ల మధ్య నేను మొత్తం వోల్టేజ్ను V1V2 గా పొందితే నేను వాటిని సిరీస్ ఆడిషన్లో కనెక్ట్ చేసాను అని అర్థం దానికి బదులుగా నేను V1 V2 లేదా V2 V1 ఏది ఎక్కువగా ఉంటే దానిని పొందితే నేను వాటిని సిరీస్ అపొజిషన్ లో కనెక్ట్ చేసాను అని అర్థం నేను రెండు సైనోసాయిడ్లను కలుపుతున్నాను రెండు సైనోసైడ్లు ఎయిడింగ్ లో ఉండవచ్చు లేదా అవి అపోజిషన్ లో ఉండవచ్చు కాబట్టి నేను వాటిని సిరీస్ ఆడిషన్లో లేదా సిరీస్ అపోజిషన్ లో కనెక్ట్ చేసానా అనే దానిపై ఆధారపడి నేను ఈ రెండు టెర్మినల్స్ను కలిపిన తరువాత వోల్టేజ్ ను మెజర్ చేసినప్పుడు వచ్చే విలువ మారుతుంది బహుశా దీనిని A1 మరియు దీనిని B1 అని అనుకుందాము నేను A1 మరియు B1 లను కలిపి కనెక్ట్ చేశాను మరియు నేను వోల్టేజ్ ను V1V2 గా పొందుతున్నాను అంటే నేను A1 మరియు B1 లను కలిపి కనెక్ట్ చేసినప్పుడు అవి సిరీస్ అడిషన్లో ఉంటాయి మరియు ఒకవేళ నేను మనం చర్చించుకున్న మునుపటి ప్రాబ్లం లో 2420V కోరుకుంటే నేను A1 మరియు B1 లను కలిపి కనెక్ట్ చేసుండాలి అప్పుడు నాకు 2420V లభిస్తుంది బదులుగా నేను 2200 220 కోరుకుంటే నేను A1 మరియు B1లను కలిపి కనెక్ట్ చేయకూడదు అందుకు బదులుగా నేను A1 ని B కి కనెక్ట్ చేయాలి మరియు నేను A మరియు B1 కు అక్రాస్ గా వోల్టేజ్ తీసుకోవాలి అప్పుడు నాకు సిరీస్ అపోజిషన్ ఉండేది ఇది వాస్తవానికి నాకు 2200 220 ఇస్తుంది అది సిరీస్ అడిషన్లో ఉందా మరియు సిరీస్ అపోజిషన్ లో ఉందా అని నేను మీకు ఇవ్వలేదు ఇది కనీసం సిరీస్ అపోజిషన్ భాగాన్ని బయటకు చూపుతుంది కాబట్టి నేను ఆటో ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ద్వారా V1 లేదా V2 ను మాత్రమే పొందగలను లేదా నేను V1V2 లేదా V1 V2 ను పొందగలను కావున నేను ఆటో ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కలిగి ఉండటం ద్వారా అవన్నీ పొందగలుగుతాను స్టూడెంట్ రెండు వైండింగ్ ల ట్రాన్స్ఫార్మర్ను ఆటో ట్రాన్స్ఫార్మర్గా ఎలా కనెక్ట్ చేయాలి ప్రొఫెసర్ చూడండి రెండు వైండింగ్ల ట్రాన్స్ఫార్మర్ను ఆటో ట్రాన్స్ఫార్మర్గా కనెక్ట్ చేసినప్పుడు మనం దీనిని చెబుతున్నాము ఇది రెండు వైండింగ్ల ట్రాన్స్ఫార్మర్ అయితే నాకు నాలుగు టెర్మినల్స్ ఉంటాయి ఏ రెండు టెర్మినల్స్ ను నేను కలిపి కనెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను అనే దాని గురించి మనము మాట్లాడుతున్నాము నేను అలా చేసినప్పుడు రెండు వైండింగ్ల ట్రాన్స్ఫార్మర్ ఆటో ట్రాన్స్ఫార్మర్గా మార్చబడుతోంది నాకు సిరీస్ అడిషన్ కావాలంటే ఏ రెండు టెర్మినల్లను నేను కనెక్ట్ చేయాలి ఒకవేళ నాకు సిరీస్ అపోజిషన్ కావాలంటే నేను ఏ రెండు టెర్మినల్లను కనెక్ట్ చేయాలి చివరకు నేను రెండు టెర్మినల్స్ ను కలిపి కనెక్ట్ చేసినప్పుడు నేను రెండు టెర్మినల్స్ మాత్రమే కలిగివుంటాను A మరియు B మాత్రమే బయటకు వస్తున్నాయి లేదా A మరియు B1 చివరకు బయటకు వస్తాయి నేను అంతకన్నా ఎక్కువ కలిగి ఉండను ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఇది 2200 V కావచ్చు బహుశా ఇది 200 V కావచ్చు నేను A1మరియు A మధ్య వోల్టేజ్ను మెజర్ చేసినప్పుడు ఇది 2200V అయితే అదే సమయంలో B1మరియు B మధ్య వోల్టేజ్ నేను అదే సమయంలో మాట్లాడుతున్నాను నేను మెజర్ చేస్తే నేను దీనిని 200Vగా పొందబోతున్నాను ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తే ఇది A మరియు A1 B1 మరియు Bతో పాటు నేను కనెక్ట్ చేయబోతున్నాను బహుశా నేను ఇక్కడ వోల్టేజ్ను 200 V గా అప్లై చేస్తున్నాను మరియు నేను ఇక్కడ వోల్టేజ్ను చూడటానికి ప్రయత్నిస్తే ఇది రెండు కలిసి 2400V అవుతుంది ఇది సిరీస్ అడిషన్ గా ఉంటుంది ఇది కలపబడింది ఎందుకంటే నేను B1 మరియు A1 నేరుగా ఒకే రకమైన పొలారిటీని కలిగి ఉన్నాయని చూపుతున్నాను మరియు నేను వాటిని కలిపి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను మొత్తం సిరీస్ అడిషన్ ను పొందుతున్నాను కాబట్టి నేను నిజంగా మెజర్ చేసినప్పుడు నేను 2400V పొందుతున్నాను ఒకవేళ నేను 2000V కావాలనుకుంటే స్టూడెంట్ 4446 ప్రొఫెసర్ ఒక నిర్దిష్ట సమయంలో కానీ ఆ తరువాత నెగటివ్ హాఫ్ సైకిల్ లో మీరు దానిని రివర్స్ లో కలిగి ఉంటారు స్టూడెంట్ 4457 ప్రొఫెసర్ చూడండి B అనేది B1 కంటే ఎక్కువ పొటెన్షియల్ వద్ద ఉన్నది కాబట్టి నేను వీటిని ప్లస్ అని పిలిస్తే ఇది మైనస్ అలాగే నేను దీనిని మైనస్ అని మరియు ఇది ప్లస్ అని చెబుతాను నేను ప్లస్ను మైనస్కు కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే నేను మైనస్ నుండి ప్లస్ కలిగి వుంటాను నేను ప్రాథమికంగా సిరీస్ అడిషన్ కలిగి ఉండబోతున్నాను నేను దీన్ని తప్పనిసరిగా మైనస్గా చూస్తున్నాను ఇది ప్లస్ మరియు ఇది మైనస్ మరియు ఇది ప్లస్ కాబట్టి నేను దీనిని చూస్తున్నట్లయితే వాస్తవానికి నేను దీన్ని ప్రారంభిస్తున్నాను ఇది మైనస్గా ఇది ప్లస్ మరియు ఇది ప్లస్ మరియు ఇది మైనస్గా నేను ఈ రెండింటినీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయకపోతే ఇది అడిటివ్ కాదు అంటే ప్లస్ మరియు మైనస్ ఆపోజిట్ పొలారిటీలను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయాలి అప్పుడు మాత్రమే అవి సిరీస్ అడిషన్ గా ఉంటాయి నేను ఒకే పొలారిటీలను కలిపి కనెక్ట్ చేస్తే అది సిరీస్ అపోజిషన్ అవుతుంది మీ అందరికీ ఇది తెలుసు అని అనుకుంటాను మీకు రెండు బ్యాటరీలు ఉంటే నాకు ప్లస్ మైనస్ మరియు ప్లస్ మైనస్ ఉంటే నేను దీన్ని ఇలా కనెక్ట్ చేస్తే ఇది సిరీస్ అడిషన్ గా ఉంటుంది మీరు టెర్మినల్స్ను భిన్నంగా గుర్తిస్తే బహుశా నేను ఇది ప్లస్ మరియు మైనస్ కలిపి కనెక్ట్ అయ్యాయి అని చెప్పి ఉండాలి నేను మీకు భిన్నంగా చూపించాను అదే సమస్య నేను దానిని గ్రహించాను కాబట్టి ఇది చెరిపివేయాలి మరియు నేను మీకు చూపించాలి కాబట్టి ఇది ఇక్కడ కనెక్ట్ అయినట్లు నేను చూపించాలి ఇక్కడే ఇప్పుడు సమస్య వుంది ఒకవేళ నాకు సిరీస్ అపోజిషన్ కావాలంటే నేను చేయాల్సినది B నేను ఇక్కడ ఉంచాలి మరియు B1 ను ఇక్కడ ఉంచాలి అంతే అది సిరీస్ అపోజిషన్ కావచ్చు కాబట్టి సిరీస్ అడిషన్ మరియు సిరీస్ అపోజిషన్ లకు నేను కేవలం క్రమాన్ని మార్చి కనెక్ట్ చేయాలి అంతే కాబట్టి నేను నా రేటింగ్ 2 2 kVAతీసుకోబోతున్నాను 2kVA 220V110V ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు నేను ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ డేటా మరియు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ డేటాను తీసుకుంటున్నాను నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే మీరు ఇక్కడ ప్రతిదీ లెక్కించాలని నేను కోరుకోవడం లేదు కాబట్టి నేను తీసుకున్న ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ డేటా 110 V 0 8 A మరియు 24W మరియు షార్ట్ సర్క్యూట్ డేటా నాకు 10 V 10 A మరియు 48 W వచ్చింది మరియు ఇది LV వైపు చేసాము మరియు ఇది HV వైపు చేసాము కాబట్టి మీరు దీని కోసం చాలా స్పష్టంగా RCXMR1R2X1X2క్యాలిక్యులేట్ చేయగలరు Req2R1అని మరియు Req2R2 అని కూడా ఊహించుకుంటున్నాము అదేవిధంగా మనము ప్రైమరీ మరియు సెకండరీల కోసం ఇండివిడ్యువల్ గా లెక్కించలేము కాబట్టి ఏదైతే మనము Req2 గా క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది వరుసగా R1 మరియు R2అవుతుంది కాబట్టి నేను దీనిని లెక్కించాలని అనుకోవడంలేదు మీరు దానిని లెక్కించగలుగుతారు నేను వాటి విలువలను మాత్రమే వ్రాస్తాను R1 R20 24Ω మరియు ఇవి బహుశా HV వైపు నుండి ఉంటాయి మరియు దాదాపుగా X1X20 772 అవుతాయి ఇది కూడా HV వైపు నుండి మరియు నేను RC ను 509Ω గా తీసుకుంటున్నాను ఇది LV వైపు నుండి ఒకవేళ మేము ఈక్వివలెంట్ సర్క్యూట్ను గీయమని మిమ్మల్ని అడుగుతుంటే మీరు అన్నింటినీ ఒక వైపుకు LV వైపుకు లేదా HV వైపుకు ట్రాన్స్ఫర్ చేయడం మంచిది మరియు Xm 146Ω గా వస్తోంది ఇది కూడా LV వైపు నుండి ఇప్పుడు అడిగే తదుపరి ప్రశ్న సగం లోడ్ మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద ఎఫిషియన్సీని లెక్కించడం తద్వారా నేను చెబుతున్నట్లు సగం లోడ్ వద్ద కాపర్ లాస్ 482W అవుతుందని మీరు లెక్కించగలరు ఎందుకంటే ఇది 122ఫుల్ లోడ్ కాపర్ లాస్ కావున అది తప్పనిసరిగా 12W అవుతుంది ఒకవేళ ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అయితే నేను ఇది 2 2 kVA మరియు 12ల లబ్దం అవుతుందని చెప్పగలను అది అవుట్ఫుట్ మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ల లబ్దం అవుతుంది ఇది పవర్ ఫ్యాక్టర్ ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ 0 8 అయితే నేను ఈ ఒకటిని దానికి బదులుగా 0 8 ఉపయోగించాలి తరువాత దీనిని నేను 1100 12 W ఇది కాపర్ లాస్ మరియు Pironల మొత్తం తో భాగించాలి ఐరన్ లాసెస్ ఇప్పటికే 24Wగా ఇచ్చారు కావున ఇది PIron ఇది నాకు 50 శాతం లోడ్ మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద ఎఫిషియన్సి ని ఇస్తుంది ఒకవేళ నేను మిమ్మల్ని ఉదాహరణకు 50 శాతం లోడ్ మరియు 0 8 pf వద్ద రెగ్యులేషన్ ని కాలిక్యులేట్ చేయమంటే రెగ్యులేషన్ 50 శాతం లోడ్ మరియు 0 8 లాగింగ్ pf వద్ద ఇది లాగింగ్ పవర్ ఫాక్టర్ అయితే నాకు cos0 8 మరియు దానికి అనుగుణంగా sin విలువ 0 6 అవుతుంది ఎందుకంటే 0 820 ఒకవేళ ఇది 0 8 లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అయితే అప్పుడు నేను sin విలువ 0 6 కలిగి వుంటాను అని చెప్పగలను ఎందుకంటే అది లీడింగ్ అయితే తప్పనిసరిగా కరెంట్ డైరెక్షన్ వోల్టేజ్ కంటే కింద ఉండదు అది వోల్టేజ్ కంటే పైన ఉంటుంది దానికి అనుగుణంగా sin మరియు cos లు ఇలా ఉంటాయి మీరు cosను పాజిటివ్ గా కలిగి ఉండబోతున్నారు sin దానికి వ్యతిరేక గుర్తు కలిగి ఉంటుంది వీటిని ఉపయోగించి మీరు ఇలా చెప్పగలరు ఇది HV వైపు కావున నేను రేటెడ్ కరెంటును 10A గా కలిగి ఉండబోతున్నాను కావున రేటెడ్ కరెంట్ లో సగంగా 5A కలిగి ఉంటాను అందువలన నేను 5ReqcosXeqsinఅని వ్రాయగలను అది వోల్టేజ్ డ్రాప్ అవుతుంది దానిని మీరు రేటెడ్ వోల్టేజ్ తో భాగించాలి రేటెడ్ వోల్టేజ్220 V ఒకవేళ నేను అన్నింటినీ HV వైపు నుండి తీసుకుంటున్నట్లు అయితే మీరు రెగ్యులేషన్ ని కూడా క్యాలిక్యులేట్ చేయగలరు